ఇక్కడ నోడల్ అనాలసిస్ యొక్క సారాంశం ఉంది మరియు వివిధ పరిస్థితులలో సమీకరణాలు చూపబడ్డాయి నోడల్ అనాలసిస్ చేసిన అన్ని కేసులను పరిశీలించి చూద్దాం నేను ఇక్కడ చూపించిన ఈ సర్క్యూట్ పరిశీలించండి ఇక్కడ నోడల్ అనాలసిస్ సమీకరణాలను మ్యాట్రిక్స్ రూపంలో వ్రాసాను నేను మరలా ఆ సమీకరణాలను ఉత్పన్నం చేయటం లేదు మనం ఇది వరకే చేసాము నా సూచన ఏమిటంటే ప్రతి సర్క్యూట్ చూసి వీడియో పాస్ చేసి సర్క్యూట్ ని గమనిస్తూ నోడల్ సమీకరణాలను వ్రాసి వాటిని నేను ఇచ్చిన సమీకరణాలతో పోల్చి చూడండి ఇలా ప్రతి సందర్భాలలో నోడల్ అనాలసిస్ ఎలా చేయాలో మీకు తెలుస్తుంది నోడల్ విశ్లేషణ కోసం మేము తీసుకున్న మొదటి కేసు సులభమైనది సర్క్యూట్లో మనకు రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్సులు మాత్రమే ఉన్నప్పుడు ఇది జరిగింది ఇక్కడ ఇంతకు ముందు అధ్యయనం చేసిన సర్క్యూట్ ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో మనకు రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లు మాత్రమే ఉన్నాయి మేము ఈ సమీకరణాలను G మ్యాట్రిక్స్ మరియు తెలియని ఓల్టేజ్ వెక్టార్ ల లబ్దాన్ని సోర్స్ వెక్టార్ కి సమానం చేసాము G మ్యాట్రిక్స్ సౌష్టవం అయినది ఇది చాలా ముఖ్యమైనది G మ్యాట్రిక్స్ ని విలోమం చేసి ఈ సమీకరణాలను పరిష్కరించి నోడ్ ఓల్టేజ్ ను కనుక్కుంటాం అలాగే మిగిలిన వాటిని కూడా కనుగొనవచ్చు తరువాత మనం ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ తీసుకున్నాం ఇక్కడ సమస్య ఏమిటంటే ఓల్టేజ్ సోర్స్ గుండా ప్రవహించే కరెంటు తెలియకపోవడం మీరు ఓల్టేజ్ సోర్స్ లో ఓల్టేజి మరియు కరెంటు కు ఉన్న సంబంధాన్ని రాబట్టలేరు అది సర్క్యూట్ లోని వేరే పరిస్థితుల ఆధారంగా నిర్ధారణ చేయాలి సూపర్ నోడు సహాయంతో ఈ సమస్యను పరిష్కరించాలి ఏవైనా 2 నోడ్ ల మధ్య ఓల్టేజ్ సోర్స్ అనుసంధానం అయి ఉంటే అప్పుడు ఆ రెండు నోడ్ లను కలిపి సూపర్ నోడ్ గా ఏర్పరిచి ఆ మొత్తం సూపర్ నోడ్ కి ఒక సమీకరణం రాశాము సూపర్ నోడ్ ఏర్పరచడం ద్వారా మనం ఒక సమీకరణాన్ని కోల్పోయాము కానీ ఆ ఓల్టేజ్ సోర్స్ కు సంబంధించిన నియమం ఉంది మనకి ఇప్పటికీ మూడు వేరియబుల్స్ తో కూడిన మూడు సమీకరణాలు ఉన్నాయి వాటిని పరిష్కరించడం ద్వారా నోడ్ ఓల్టేజ్ కనుగొనవచ్చు మొదటిది సమీకరణం సూపర్ నోడ్ కి సంబంధించినది రెండవది ఓల్టేజ్ సోర్స్ కి సంబంధించినది ఈ సందర్భంలో సూపర్ నోడ్ ఏర్పరిచి ఓల్టేజ్ సోర్సు సంబంధించిన సమీకరణం రాశాము చివరగా మనకు G మ్యాట్రిక్స్ తెలియని ఓల్టేజ్ వెక్టార్ V ల యొక్క లబ్దం సోర్స్ వెక్టార్ I కి సమానం ఇక్కడ సోర్స్ వెక్టార్ ఇండిపెండెంట్ ఓల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ లను కలిగి ఉంది G మ్యాట్రిక్స్ అసౌష్ఠవం గా ఉంది తరువాత ఈ ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ ఉన్న సందర్భాన్ని పరిశీలిద్దాం ఇక్కడ నోడ్ వద్ద KCL సమీకరణాలు వ్రాయడానికి ఇబ్బంది లేదు కాకపోతే G మ్యాట్రిక్స్ అసౌష్ఠవం అవుతుంది ఎందుకంటే ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ గుండా ప్రవహించే కరెంటు సర్క్యూట్ లోని ఇతర మూలకం యొక్క ఓల్టేజ్ మీద ఆధారపడి ఉంది ఈ ఉదాహరణ లో మ్యాట్రిక్స్ అసిమెట్రిక్ గా ఉంది ఇప్పుడు సర్క్యూట్లో ఓల్టేజ్ కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు నోడల్ అనాలసిస్ ఎలా చేయాలో చూద్దాం ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ వలె ఓల్టేజ్ కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు మనం సూపర్ నోడ్ ఏర్పరచి ఓల్టేజ్ సోర్స్ యొక్క సమీకరణాన్ని కలుపుతాను ఇక్కడ కంట్రోల్డ్ సోర్స్ ఉంది కాబట్టి కుడి చేతి వైపు '0' ఉంటుంది అలాగే G మ్యాట్రిక్స్ అసౌష్ఠవం గా ఉంది తరువాత కరెంట్ కంట్రోల్ ఓల్టేజ్ సోర్స్ కలిపి అన్నీ ఓల్టేజ్ సోర్స్ వలే ఇక్కడ కూడా సూపర్ నోడ్ ఏర్పరిచి ఆ సమీకరణం ఇక్కడ రాస్తాము కరెంట్ కంట్రోల్ ఓల్టేజ్ సోర్స్ సంబంధించిన సమీకరణాన్ని ఇక్కడ చూపిస్తున్నాను G మ్యాట్రిక్స్ అసౌష్ఠవం గా ఉంది ఇక్కడ కంట్రోల్ సోర్స్ ఉన్నందువలన కుడి చేతి వైపు '0' వస్తుంది ఇక్కడ కంట్రోల్ సోర్స్ లలో చివరిదైన కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ చూద్దాం ఇప్పటిదాకా చేసినట్లుగా నోడు వద్ద KCL సమీకరణాలను రాస్తాము ఇక్కడ కంట్రోలింగ్ కరెంటు ఏదైనా ఒక రెసిస్టర్ గుండా ప్రవహిస్తుంది ఈ కంట్రోలింగ్ కరెంటు ని రెసిస్టర్ వద్ద ఉన్న ఓల్టేజ్ రూపంలో వ్యక్తపరచాలి ఇక్కడ మరలా G మ్యాట్రిక్స్ అసౌష్ఠవం గా ఉంది ఇక్కడ కంట్రోల్ సోర్స్ ఉన్నందువలన కుడి చేతి వైపు '0' వస్తుంది కరెంట్ కంట్రోల్ ఓల్టేజ్ సోర్స్ మరియు కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఈ రెండు సందర్భాలలో కంట్రోలింగ్ కరెంటు ఏదైనా ఒక రెసిస్టర్ గుండా ప్రవహిస్తోందని అనుకుంటున్నాము కాబట్టి కంట్రోలింగ్ కరెంటు ని రెసిస్టర్ యొక్క ఓల్టేజ్ రూపంలో వ్యక్త పరచగలము కంట్రోలింగ్ కరెంటు ఏదైనా ఒక ఓల్టేజ్ సోర్స్ గుండా ప్రవహిస్తే సమస్య కొంచెం క్లిష్టమవుతుంది కానీ అటువంటి వాటి గురించి ఇక్కడ చర్చించడం లేదు